గత వీడియోలో మనం అన్ని సమయాలలో వేడిగా వున్న రాడ్ లో ఉష్ణోగ్రత పంపిణీని చూశాము మీరు ప్రారంభ ఉష్ణోగ్రత ఉన్న రాడ్ ని ఇచ్చినట్లయితే ఆ రాడ్ లో కొంత సమయం పాటు వేడి ఎలా వ్యాపిస్తుంది కాబట్టి స్పేషియల్ డొమైన్ ∞∞ లో ప్రారంభ విలువ కలిగిన ఉష్ణ సమీకరణానికి సంబంధించిన సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం అంటే ఇదే ఈ వీడియోలో మనం ప్రారంభ ఉష్ణోగ్రత పంపిణీ కలిగిన ఇన్ఫై నైట్ వన్ డైమెన్షనల్ రాడ్ ని చూస్తాము కాబట్టి ప్రారంభంలో రాడ్ యొక్క ఉష్ణోగ్రత అంతటా మీకు తెలుసని అనుకోండి ఇది ఉష్ణ సమీకరణాన్ని మరియు ఒక చివర సరిహద్దు స్థితిని సంతృప్తి పరుస్తుంది మీరు ఉష్ణోగ్రతను u0t0 గా నిర్ణయించవచ్చు లేదా దీనిని ux0t0 గా ఇన్సులేట్ చేయవచ్చు కాబట్టి మీరు రెండు ప్రారంభ మరియు సరిహద్దు విలువలు కలిగిన సమస్యలను కలిగి ఉన్నారు ∞∞ వరకు వ్యాపించి వున్న ఇన్ఫినిటీ రాడ్ కోసం గత వీడియోలో మనం రూపొందించిన పరిష్కారం ఆధారంగా u0t0 మరియు ux0t0 ని నిర్వచించి పరిష్కరించడానికి ప్రయత్నించాము కాబట్టి ఆ సెమీ ఇన్ఫినిటీ రాడ్ ఏమిటో చూద్దాం సెమి ఇన్ఫినిటీ డొమైన్ లో మీరు ఉష్ణ సమీకరణం ut 2uxx0 ని కలిగి ఉన్నారు x0 కాబట్టి డొమైన్ 0∞ అవుతుంది కాబట్టి మీరు ఇన్ఫినిటీ రాడ్ ని ఒక చివర 0 వద్ద కలిగి ఉన్నారు కాబట్టి సరిహద్దు x0 వద్ద ఉంటుంది కాబట్టి ప్రారంభంలో రాడ్ యొక్క ఉష్ణోగ్రత ux0f అని మీకు తెలుసు మరియు x0 వద్ద సరిహద్దు సమాచారం u0t0 అని తెలుసు అన్ని సమయాలలో మీరు 0 ఉష్ణోగ్రతను నిర్వహిస్తారు లేదా x0 వద్ద ఇన్సులేట్ చేస్తారు అంటే మీరు ఈ చివర నుండి వేడిని వెళ్ళనివ్వరు కాబట్టి బయటకు వెళ్లే ఫ్లక్స్ 0 అవుతుంది అంటే ux0t0 అవుతుంది కాబట్టి మీరు పైన పేర్కొన్న వాటిలో దేనినైనా సరిహద్దు నియమంగా ఇవ్వవచ్చుసరేనా కాబట్టి మనం ఈ రకమైన సరిహద్దు నియమాన్ని చూశాము దీనిని ఎలా చేయాలో మనకు తెలుసు సెమి ఇన్ఫినిటీ స్ట్రింగ్ లో తరంగ సమీకరణాలను చూసినప్పుడు అన్ని సమయాలలో సరిహద్దు వద్ద స్థానభ్రంశం 0 తో స్ట్రింగ్ ని జత చేసినప్పుడు మీరు అందులో వున్న ఫంక్షన్లను బేసి ఫంక్షన్ లుగా విస్తరించవచ్చని మీకు తెలుసు అందువల్ల ఈ ఫంక్షన్లను బేసి ఫంక్షన్ లు గా విస్తరిస్తే ఈ సరిహద్దు నియమం సంతృప్తి చెందుతుంది మీరు స్ట్రింగ్ ని ux0t0 తో జత చేస్తే అంటే అక్కడ మీరు దానిని స్వేచ్ఛగా వదిలి వేస్తున్నారని అర్థం మీరు అక్కడ సరి ఫంక్షన్ గా విస్తరిస్తే ఏం జరుగుతుంది సరిహద్దు నియమం సంతృప్తి చెందుతుంది మరియు డి'ఆలెంబెర్ట్Dalembert పరిష్కారాన్ని ఉపయోగించుకొని పూర్తి వాస్తవ రేఖ మీద సెమీ ఇన్ఫినిటీ స్ట్రింగ్ వైబ్రేషన్ ల యొక్క పరిష్కారానికి కనుగొంటారు కాబట్టి మనం ఇక్కడ అదే పని చేస్తాము మీరు స్ట్రింగ్ కి బదులుగా ఇన్ఫినిటీ రాడ్ ని ప్రారంభ ఉష్ణోగ్రత తో కలిగి ఉన్నారు కాబట్టి t0 వద్ద మీరు కొంత ఉష్ణోగ్రతను కలిగి ఉన్నారు ఇది ఏ విధంగా వ్యాపిస్తుందో మీరు చూడాలనుకుంటున్నారు అంటే సెమి ఇన్ఫినిటీ రాడ్ లో ఏదైనా ఒక సమయంలో ఉష్ణోగ్రత ఎలా మారుతుందో మీరు చూడాలనుకుంటున్నారు కాబట్టి మనం ప్రారంభ నియమాలు వ్రాస్తే x0 అయినప్పుడు ux0f అవుతాయి మరియు సరిహద్దు నియమం u0t0 అవుతుంది కాబట్టి సరిహద్దు నియమంతో ప్రారంభిద్దాం సెమీ ఇన్ఫినిటీ డొమైన్ x0 మరియు t0 మీరు ప్రారంభ మరియు సరిహద్దు విలువ కలిగిన ఉష్ణ సమీకరణానికి చెందిన సమస్య ut 2uxx0 ను కలిగి ఉన్నారు కాబట్టి మనం ఈ పరిష్కారాన్ని ఎలా కనుగొనాలి సరిహద్దు నియమం u0t0 కారణంగా మనం uxt ని x లలో బేసి ఫంక్షన్ గా విస్తరించవచ్చు అంటే నేను కొత్త ఫంక్షన్ ను u1xtuxt x0 u xt x0 గా నిర్వచిస్తాను మీరు దీన్ని విస్తరించితే x0 వద్ద ఏమి జరుగుతుంది x0 వద్ద u1xt0అవుతుంది అదేవిధంగా మీకు x0 కి కూడా ప్రారంభ విలువ అవసరం కాబట్టి మీరు ఈ ప్రారంభ ఉష్ణోగ్రతను కూడా బేసి ఫంక్షన్ గా విస్తరించవచ్చు కాబట్టి మీరు దీనిని బేసి ఫంక్షన్ f1xfx x0 0 x0 f x x0 గా విస్తరించవచ్చు x0 కొరకు మీరు చేసేది ఉష్ణ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది x0 కొరకు మీరు ఉష్ణ సమీకరణాన్ని వర్తింపచేస్తే అది ut xt 2 12uxx xt ut xt2uxx xt అవుతుంది ఇది x0 కొరకు x పాజిటివ్ కాబట్టి పై సమీకరణం ఉష్ణ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది దీని నుండి u1xt ప్రారంభం విలువ కలిగిన సమస్యను సంతృప్తి పరుస్తుంది కాబట్టి u1t 2u1xx0 అవుతుంది ఇప్పుడు ఈ సమీకరణం ప్రతి చోటా నిర్వచించబడుతుంది మరియు u1x0fx x0 0 x0 f x x0 అవుతుంది ఇది మీ f1x అవుతుంది ప్రతి x∈R కు ఇది ఆమోదయోగ్యమైనది ఇది ఇంతకుముందు వీడియోలో మనం పరిష్కరించిన ప్రారంభ విలువ కలిగిన సమస్య కాబట్టి ఇప్పుడు మీరు మీ పరిష్కారం u1xt ని u1xt14α2πt ∞e 242tf1dy గా వ్రాయవచ్చు ఇది ప్రతి x∈R t0 కి ఆమోదయోగ్యమైనది ప్రారంభ సమాచారం కలిగిన ఉష్ణ సమీకరణానికి పూర్తి వాస్తవ రేఖ పై ఇది పరిష్కారం అవుతుంది కానీ మీకు uxt అవసరం మీరు x ని ధనాత్మకం వైపు పరిమితం చేసినప్పుడు అది ఖచ్చితంగా మీ uxt అవుతుంది అంటే uxtu1xt|x0 అవుతుంది x0 కొరకు మీరు ఈ ఇంటిగ్రల్ ను విభజించవచ్చు అప్పుడు u1xt|x014α2πt0e 242tfdy ∞0e x y242tfdy అవుతుంది ఇక్కడ ∞x0 కు f1y f అవుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు y y ని ఉంచితే dy dy అవుతుంది చరరాశులను మార్చిన తర్వాత ఇది u1xt|x014α2πt0e 242tfdy ∞0e xy242tfdy అవుతుంది ఇప్పుడు y y కాబట్టి లిమిట్స్ ∞x0 నుండి ∞x0 అవుతాయి ఇప్పుడు ఈ లిమిట్స్ 0x∞ తో మీరు u1xt|x014α2πt0e 242tfdy 0e xy242tfdyని కలిగి ఉంటారు x0 కు మీరు కలిగి ఉన్నది ఇదే ప్రారంభ మరియు సరిహద్దు విలువ కలిగిన సమస్యకు అవసరమైన పరిష్కారం ఇదే ఇప్పుడు మీరు అదే ప్రారంభ సమాచారంతో అదే ఉష్ణ సమీకరణానికి సరిహద్దు నియమాన్ని ux0t0 గా తీసుకుంటే మళ్లీ మనం ఇదేవిధంగా చేస్తాం కాబట్టి ప్రారంభ మరియు సరిహద్దు విలువ కలిగిన సమస్య ut 2uxx0 అవుతుంది ఇక్కడ x0 t0 మరియు ux0f ux0t0 అవుతాయి మీరు రాడ్ యొక్క ఒక చివర అంటే x0 వద్ద ఇన్సులేట్ చేస్తే రాడ్ అంతట ఇది ఇన్సులేట్ చేయబడుతుంది కాబట్టి ఒక దిశలో మాత్రమే వేడిని వెదజల్లడం ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు సెమీ ఇన్ఫినిటీ రాడ్ ని కలిగి ఉన్నారు కాబట్టి ఇది మీ ప్రారంభ విలువ కలిగిన సమస్య అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మళ్లీ మీరు ఇలాంటి సమస్యను కలిగి ఉన్నప్పుడు మరియు సరిహద్దు నియమం ఇలా ఉన్నప్పుడు మీరు uxt మరియు f లను సరి ఫంక్షన్ లుగా విస్తరిస్తారు దీన్ని మనం ఎలా చేస్తాము కాబట్టి దీనిని u2xt విస్తరించిన సరి ఫంక్షన్ గా తీసుకుందాం కాబట్టి మీరు u2xtuxt x0 u xt x0 ని కలిగి ఉంటారు ఈ సందర్భంలో x0 వద్ద ఏమి జరుగుతుందో మీకు ఖచ్చితంగా తెలియదు ఇంతకుముందు మనం బేసిక్ ఫంక్షన్ గా విస్తరిస్తే మనకు x0 వద్ద ఫంక్షన్ విలువ ఎంతో తెలుస్తుంది కానీ ఇక్కడ ఫంక్షన్ విలువ స్పష్టంగా లేదు కాబట్టి ఏమీ తెలియదు ఇది సరి ఫంక్షన్ కాబట్టి uxtu xt అవుతుంది x0 వద్ద దీనిని మీరు అవకలనం చేస్తే మీరు ux0t ux0t ని పొందుతారు దీని నుండి ux0t0 అవుతుంది కాబట్టి ఈ సరిహద్దు నియమం సంతృప్తి చెందుతుంది దీని నుండి ∀t కి u2x0t0 అవుతుంది మరియు f f2 లను మీరు సరి ఫంక్షన్ లుగా విస్తరించవచ్చు కాబట్టి మీరు f2xfx x0 f x x0 ని కలిగి ఉన్నారు కాబట్టి u2xt ఉష్ణ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది x0 అయినప్పుడు u2xtuxt అని మీరు చూడవచ్చు ఇది ఇప్పటికీ ఉష్ణ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది మరియు x0 అయినప్పుడు u2xtu xt అవుతుంది దీనిని x దృష్ట్యా రెండుసార్లు అవకలనం చేస్తే వచ్చిన u2xx కూడా ఉష్ణ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది మరియు ఇది ధనాత్మకం కాబట్టి స్పష్టంగా u2xt ప్రారంభ విలువ కలిగిన సమస్య u2t 2u2xx0 ని సంతృప్తి పరుస్తుంది ఇక్కడ x∈R మీకు x0 వద్ద u2xt విలువలు సరిగ్గా తెలియవు ఇది ఒక పాయింట్ మాత్రమే అయితే పూర్తి వాస్తవ రేఖమీద దీని విలువ ఎంత ఇది ఇప్పటికీ కేవలం స్థిర సంఖ్య కాబట్టి అది ఉత్పన్నాలను సంతృప్తి పరుస్తుంది అంటే u2xt ని పై ఉత్పన్నాలలో ఉంచినట్లయితే అది 0 అవుతుంది కాబట్టి అది x0 వద్ద కూడా సంతృప్తి చెందుతుంది కాబట్టి x∈R కి కూడా ఇది సంతృప్తి చెందుతుంది u2x0fx x0 f x x0 f2x ప్రారంభ సమాచారం అవుతుంది మళ్ళీ ఇక్కడ కొంత స్థిరాంకం u200 ఉంటుంది ఇది ఏమిటో ఇప్పటికీ మీకు సరిగ్గా తెలియదు ఇది కేవలం స్థిర సంఖ్య కాబట్టి ఈ u2xt యొక్క పరిష్కారం మనకు తెలుసు ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో ఈ ప్రారంభ విలువ కలిగిన సమస్య ను మనం పరిష్కరించాము కాబట్టి మనం u2xt14α2πt ∞e 242tf2dy గా వ్రాయవచ్చు ఎందుకంటే ఈ ఇంటిగ్రల్ ని x0 వద్ద పట్టించుకోనవసరం లేదు కాబట్టి ఒక పాయింట్ వద్ద ఇంటిగ్రేషన్ ఎల్లప్పుడూ 0 అవుతుంది కాబట్టి మీరు కొన్ని నిర్దిష్ట పాయింట్లను పట్టించుకోనవసరం లేదు పరిమిత సంఖ్యలో పాయింట్లను మీరు ఎల్లప్పుడూ తొలగించవచ్చు అయినప్పటికీ ఈ ఇంటిగ్రల్ విలువ అంతే ఉంటుంది దీనిని x0 కి మాత్రమే పరిమితం చేస్తే uxtu2xt|x014α2πt ∞e 242tf2dy అవుతుంది ఈ ఇంటిగ్రల్ లో మీరు u2xt|x014α2πt0e 242tfdy ∞0e x y242tfdy ని కలిగి ఉన్నారు ఇప్పుడు y0 కి f2yfy అవుతుంది ∞y0 అయినప్పుడు f2yf y అవుతుంది ఇప్పుడు మీరు చరరాశి ని మార్చడం ద్వారా ఈ ఇంటిగ్రల్ 0e xy242tfdy అవుతుంది ఈ లిమిట్స్ మార్చితే మీరు 0e xy242tfdy ని పొందుతారు చివరలు ఇన్సులేట్ చేయబడిన ప్రారంభ మరియు సరిహద్దు విలువ కలిగిన రాడ్ కి సంబంధించిన సమస్యకు పరిష్కారం uxtu2xt|x014α2πt0e 242tfdy0e xy242tfdy అవుతుంది

ఇప్పుడు మనం ఈ సమస్య ut 2uxx0 కి తిరిగి వెళ్దాం ఇక్కడ x∈R అవుతుంది ఇది x∈R కు ux0fx ప్రారంభ సమాచారంగా కలిగిన అనంతమైన రాడ్ అవుతుంది కాబట్టి ఈ ప్రారంభ విలువ కలిగిన సమస్య uxt ∞Sx ytfdy అనే పరిష్కారాన్ని కలిగి ఉంది మీరు Sx yt లో x y కి బదులుగా x ని ఉంచితే Sxt14α2πte x242tఅవుతుంది ఇంతకుముందు ఉపన్యాసంలో మనం రాసిన పరిష్కారం ఇదే మీకు ప్రాబబిలిటీ సిద్ధాంతం తెలిస్తే అక్కడ మీరు gx12σ2e x μ222గా వ్రాయవచ్చు ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో వక్రరేఖ ఇది గంట రూపంలో ఉండే వక్రరేఖ మరియు ఇది 0 ని ఎప్పుడూ తాకదు xμ వద్ద మీరు గరిష్ఠ స్థాయిని కలిగి ఉంటారు అది gx12σ2 అవుతుంది ఇక్కడ ని మీన్ అని ని స్టాండర్డ్ డీవియేషన్ అని అంటారు మీరు గంట రూపంలో వున్న వక్రరేఖ యొక్క వెడల్పును అంచనా వేసి లోపాలను విస్మరిస్తే అది వాస్తవానికి 2σ అవుతుంది గంట రూపంలో వున్న వక్రరేఖ యొక్క గరిష్ట స్థాయి లేదా ఎత్తు 12σ2 మరియు వెడల్పు 2σ అవుతుంది ఈ విషయాలను Sxt లో ఉపయోగిస్తే Sxt14α2πte x242t అవుతుంది కాబట్టి ఇది కూడా గంట రూపంలో వున్న వక్రరేఖ లాగా ఉంటుంది కాబట్టి మీరు దీనిని చేస్తే ఉజ్జాయింపుగా ఎత్తు Sxt14α2πt మరియు వెడల్పు Sxtα2t అవుతుంది t→0 అయితే ఏమి జరుగుతుంది t→0 అయినప్పుడు టైం ఎప్పుడూ పాజిటివ్ కాబట్టి మనం ఈ లిమిట్స్ ని పాజిటివ్ వైపు నుండి మాత్రమే తీసుకుంటాము Sx0 కి ఏం జరుగుతుంది ఫంక్షన్ గా ఇది ఎలా కనిపిస్తుంది x0 వద్ద లేదా μ0 రూపంలో వున్న వక్రరేఖ జ్యామితీయంగా నిటారుగా కనిపిస్తుంది కాబట్టి x0 వద్ద మీరు అపరిమితమైన కొనను కలిగి ఉన్నారు అంటే ఎత్తు ∞ అవుతుంది మరియు ఈ వక్రరేఖ యొక్క వెడల్పు 0 అవుతుంది x0 x≠0 ∞ x0 అని మీకు తెలిస్తే అటువంటి వక్ర రేఖను మీరు ఎక్కడ చూస్తారు కాబట్టి మనం దీనిని సాధారణీకరించిన ఫంక్షన్ అని పిలుస్తాము మరియు దీనిని మీరు సాధారణ ఫంక్షన్ యొక్క పరిమితి గా చూస్తారు కాబట్టి ఇది ఈ అన్ని కొనల యొక్క అవధి లాంటిది మీరు ప్రతి సారి కొనను విస్తరించే కొద్దీ ఇంటిగ్రల్ విలువ ∞ కి ∞ కి మధ్యలో ఉంటుంది మరియు దాని వైశాల్యం ∞fndx1 అవుతుంది మీరు ఈ కొనను ఎక్కువ చేస్తూ పోతే చివరకు మీరు అనంతమైన విలువను పొందుతారు కాబట్టి fn δ అవుతుంది Sxt కూడా అదే విధంగా ప్రవర్తిస్తుందని మీరు చూస్తారు కాబట్టి Sx0δ అవుతుంది కాబట్టి ఇక్కడ δ అంటే ఏమిటి కాబట్టి ux0t→0 uxt ∞Sx y0fdy ∞δfdyf అవుతుంది కాబట్టి డెల్టా ఫంక్షన్ను మీరు ఏదైనా ఫంక్షన్ తో గుణించి ఇంటిగ్రేట్ చేస్తే మీరు ఖచ్చితంగా f ను పొందుతారు ఇది ఖచ్చితంగా నా ప్రారంభ నియమం కాబట్టి వాస్తవానికి మీ పరిష్కారం ప్రారంభ సమాచారం ను సంతృప్తి పరుస్తుంది కాబట్టి మీరు గంట రూపంలో వున్న వక్రరేఖను కలిగి ఉన్నారు t→0 అయినప్పుడు మీ పరిష్కారం Sxt ని కలిగి ఉంటుంది మరియు అది డెల్టా ఫంక్షన్ కు కన్వర్జెస్ అవుతుంది కాబట్టి మనం ఈ వివరణను ఉపయోగించుకుని కొన్ని నిర్దిష్టమైన సరిహద్దు విలువ కలిగిన సమస్యలను పరిష్కరిస్తాము ఉదాహరణ సోర్స్ తో హీట్ ని తీసుకోండి ఈ వివరణను ఉపయోగించుకొని మనం నాన్ హోమో జీనియస్ ఉష్ణ సమీకరణం ut 2uxxhxt ∞x∞ t0 ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము మీరు హీట్ ని మరియు బయట వైపు సోర్స్ ని కలిగి ఉన్నారు మీరు రాడ్ ని బయట నుండి వేడి చేస్తున్నారు కాబట్టి అన్ని సమయాలలో రాడ్ లోపల నుండి కొంత శక్తి వస్తుంది కాబట్టి ప్రారంభ సమాచారం ux0f గా కలిగిన ఈ నాన్ హోమోజీనియస్ సమీకరణాన్ని నేను ఎలా పరిష్కరించగలను ఈ నాన్ హోమో జీనియస్ సమీకరణాన్ని పరిష్కరించడానికి ఇంతకుముందు లాగే మనం uxt ని uxtu1xtu2xt అని వ్రాయడానికి ప్రయత్నిస్తాము u1xt సజాతీయ సమీకరణానికి పరిష్కారం అవుతుంది మరియు ఇది ప్రారంభ సమాచారాన్ని కూడా సంతృప్తి పరుస్తుంది u2xt నాన్ హోమో జీనియస్ సమీకరణానికి పరిష్కారమవుతుంది మరియు ప్రారంభ సమాచారం u2x00 ను కూడా సంతృప్తి పరుస్తుంది u1xt ఉష్ణ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది కాబట్టి u1t 2u1xx0 x∈R అవుతుంది తర్వాత u1x0f అవుతుంది దీనిని ఎలా పరిష్కరించాలో మనకు తెలుసు ఇంతకుముందు వీడియోలో ఈ ప్రారంభ విలువ కలిగిన సమస్యను మనం పరిష్కరించాము ఇప్పుడు నాకు ఈ u1xt ఎంతో తెలుసు ఈ u2xt కి ఏమి జరుగుతుంది వాస్తవానికి ఇది x∈R ని సంతృప్తి పరుస్తుంది ఇప్పుడు ప్రారంభ సమాచారం u2x00 అవుతుంది అందువల్ల uu1u2 ఫోర్స్ hxt తో నాన్ హోమో జీనియస్ ఉష్ణ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది కాబట్టి దీని అర్థం ఏమిటంటే ut 2uxxu1t 2u1xxu2t 2u2xx0hxthxt నేను దీనిని రెండు సమస్యలు గా విభజిస్తాను ఇప్పుడు ux0u1x0u2x0fx0f అవుతుంది అందువల్ల మీరు ఈ u1 మరియు u2 ల మొత్తాన్ని కలిగి ఉన్నారు ఇది వాస్తవానికి నాన్ హోమో జీనియస్ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుంది మీరు ఈ రెండు సమస్యలను పరిష్కరించినట్లయితే అంటే మీరు ఈ నాన్ హోమో జీనియస్ సమీకరణాన్ని పరిష్కరించినట్లయితే u1xt ఎంతో మనకు ముందే తెలుసు మరియు u2xtని మనం లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి మనం ఈ సమస్య u2t 2u2xxhxtx∈R t0 ని చూద్దాం ఇక్కడ u2x00 అవుతుంది కాబట్టి ప్రారంభంలో హీట్ 0 కలిగిన అపరిమితమైన రాడ్ ని కలిగి ఉన్నారు కానీ ఇక్కడ వేడి బయట నుండి వస్తుంది కాబట్టి ఈ ఫోర్స్ hxt అంటే ఏమిటి అప్పుడు ఈ రాడ్ కి ఏమి జరుగుతుంది మనం కనుక్కోవాల్సింది ఇదే మీరు నాన్ హోమోజీనియస్ సమీకరణం యొక్క పరిష్కారాన్ని కనుగొంటారు ఒకసారి ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్న తర్వాత నాన్ హోమోజీనియస్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటాము ఎందుకంటే నేను ఈ u2ని కనుగొంటాను దానిని u1 కు కలుపుతాను ఇది మనకు ముందే తెలుసు కాబట్టి u1u2 నాకు పరిష్కారం అవుతుంది దానిని మనం తర్వాత వీడియో లో చూస్తాం కాబట్టి మనం ఈ ప్రారంభ విలువ కలిగిన సమస్య ను తర్వాత వీడియోలో ఆపరేటర్ మెథడ్ ద్వారా పరిష్కరిస్తాము తర్వాత వీడియోలో మనం ప్రారంభ విలువ 0 గా కలిగిన నాన్ హోమోజీనియస్ సమస్యను ఆపరేటర్ పద్ధతి ద్వారా పరిష్కరిస్తాము కాబట్టి మనం ఈ సమీకరణంలో ut auxx0 కి సమానమైన సరళంగా ఉండే సాధారణ అవకలన సమీకరణం తో ప్రారంభిద్దాం ఇక్కడ a స్థిరాంకం మనం పరిష్కారాన్ని చూడడం ద్వారా ఏం జరుగుతుందో గుర్తించాము ఆపరేటర్ పద్ధతి ద్వారా మనం పరిష్కారాన్ని నిర్మించాము తర్వాత వీడియోలో మనం పరిష్కరించగల ఇతర సమస్యలను చూస్తాము ధన్యవాదాలు